ఫాల్ట్ మోడలింగ్పై మా చర్చను కొనసాగిస్తాము మా చివరి ఉపన్యాసంలో నేను ప్రవర్తన స్థాయి ఫంక్షన్ స్థాయి మరియు నిర్మాణ స్థాయిలో కొన్ని తప్పు నమూనా గురించి మాట్లాడాము ఈ నిర్మాణ స్థాయిలో తప్పు మోడళ్లలో ఇరుక్కోవడం సర్వసాధారణం వైర్లు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్న ఆధునిక VLSI చిప్లలో తప్పు మోడల్ను వంతెన చేయడం చాలా సాధారణం చర్చను కొనసాగించడానికి మేము మొదట ఈ రోజు కొన్ని స్విచ్ స్థాయి తప్పు నమూనాలను పరిశీలిస్తాము స్విచ్ స్థాయి అంటే ట్రాన్సిస్టర్ల స్థాయిలో ఉంటుంది మేము దానిని స్విచ్ స్థాయిగా ఎందుకు పిలుస్తాము ఎందుకంటే ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ MOS ట్రాన్సిస్టర్ను నేను చెబుతున్నట్లుగా ఆదర్శవంతమైన స్విచ్గా భావిస్తాను అంటే నాకు ఇలాంటి N MOS ట్రాన్సిస్టర్ ఉందని అనుకుందాం S మరియు G అని అనుకుందాం మరియు ఇది క్షమించండి S మరియు D మూలం మరియు కాలువమరియు ఇది గేట్ నేను గేట్ వోల్టేజ్ను అధికానికి సమానంగా వర్తింపజేస్తే ఇది కనెక్ట్ అవుతున్న ఒక స్విచ్ అని అనుకోండి కనెక్షన్ ఉంది ఇది S మరియు G మరియు D క్షమించండి మరియు G 0 అయితే స్విచ్ డిస్కనెక్ట్ అవుతుంది S మరియు D అది డిస్కనెక్ట్ అవుతుంది ఇప్పుడు ఇది PMOS ట్రాన్సిస్టర్ అయితే అది రివర్స్ లాజిక్ మాత్రమే ఇది PMOS ట్రాన్సిస్టర్ అయితే G 0 అయితే స్విచ్ ఆన్లో ఉంటుంది G 1 అయితే స్విచ్ ఆఫ్ అవుతుంది కాబట్టి ఈ తప్పు నమూనాలో CMOS గేట్ను కలిగి ఉన్న MOS ట్రాన్సిస్టర్ మూలాలు మరియు కాలువలు అనుసంధానించబడిన లేదా అవి బాగా డిస్కనెక్ట్ చేయబడిన ఆదర్శ స్విచ్ల వలె ప్రవర్తిస్తాయని చూసాము కాబట్టి గేట్ ఎక్కువగా ఉన్నప్పుడు NMOS ట్రాన్సిస్టర్ ఆన్లో ఉందని నేను చెప్పినట్లే గేట్ తక్కువగా ఉన్నప్పుడు PMOS ట్రాన్సిస్టర్ ఆన్లో ఉంది ఇప్పుడు ఇక్కడ మేము 2 వేర్వేరు ఫాల్ట్ మోడళ్లను పరిశీలిస్తున్నాము మొదట ట్రాన్సిస్టర్లు ఇరుక్కున్న ఓపెన్ ఫాల్ట్ అంటే స్విచ్ ఎప్పుడూ ఆన్ అవ్వదు మూలం మరియు కాలువ ఎప్పుడూ గేట్కు వర్తించే వోల్టేజ్తో సంబంధం లేకుండా కనెక్ట్ అవ్వడం లేదు రెండవది రివర్స్ చిన్నది మూలం మరియు కాలువలు ఇప్పటికే చిన్నవి కాబట్టి మీరు గేట్కు వర్తించే వోల్టేజ్తో సంబంధం లేకుండా ఇది ఎల్లప్పుడూ నిర్వహిస్తుంది ఇప్పుడు ఈ స్విచ్ స్థాయిని వేరువేరుగా పరిగణించటానికి కారణం ఈ లోపాల సమక్షంలో సర్క్యూట్ యొక్క ప్రవర్తన చాలా విచిత్రంగా మారుతుందని చూస్తాము ఇతర లోపాల నమూనాల మాదిరిగా మనం తప్పు మోడల్లో చిక్కుకున్నట్లుగా చూశాము ఇది చాలా ప్రాచుర్యం పొందింది కాని తప్పు మోడల్లో ఇరుక్కోవడం ఈ ట్రాన్సిస్టర్ స్థాయి తప్పు మోడళ్లలో కొన్నింటిని సంగ్రహించదు ఇవి సర్క్యూట్ ప్రవర్తనలను చాలా విచిత్రమైన రీతిలో సవరించుకుంటాయి త్వరలో మొదట ఈ ఇరుక్కున్న ఓపెన్ ఫాల్ట్ మోడల్ను చూడండి ఇక్కడ నేను చెప్పినట్లుగా ట్రాన్సిస్టర్ కొంత లోపం కారణంగా శాశ్వతంగా నిర్వహించబడదు నేను కొంత ఇన్పుట్ను వర్తించేటప్పుడు ఈ లోపం కారణంగా చివరి ఇన్పుట్ వర్తించినప్పుడు దాని మునుపటి స్థితిలో ఉన్నట్లుగానే గేట్ అవుట్పుట్ అలాగే ఉండవచ్చని ఇప్పుడు మనం చూద్దాం దీని అర్థం ఏమిటంటే నాకు కాంబినేషన్ చెప్పనివ్వండి సర్క్యూట్ మరియు NAND గేట్ లేదా NOR గేట్ సాధారణంగా కాంబినేషన్ సర్క్యూట్ కోసం మనము కొన్ని ఇన్పుట్లను వర్తించేటప్పుడు ఇన్పుట్ల పనితీరు వలె కొన్ని అవుట్పుట్లను పొందుతాము కానీ ఇప్పుడు నేను ఇన్పుట్ను వర్తింపజేస్తున్నానని చెప్తున్నాను మరియు అవుట్పుట్ ఈ ఇన్పుట్ మీద ఆధారపడి ఉండదు కానీ మునుపటి ఇన్పుట్ మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇప్పుడు నా కాంబినేషన్ సర్క్యూట్ సీక్వెన్షియల్ సర్క్యూట్ లాగా ప్రవర్తిస్తున్నట్లుగా అది మునుపటి స్థితిని ఏదో ఒక విధంగా గుర్తుంచుకుంటుంది సరియైనది సర్క్యూట్ వరుస ప్రవర్తనను ప్రదర్శిస్తుందని మేము చెప్తున్నాము మరియు ఈ కారణంగా ఒకే పరీక్ష ద్వారా ఇటువంటి లోపాలను గుర్తించలేము మనకు కు సాధారణంగా పరీక్షా వెక్టర్స్ యొక్క సరసత అవసరం దీనిని కొన్నిసార్లు 2 నమూనా పరీక్ష అని పిలుస్తారు కాబట్టి అది ఎలా జరిగిందో లేదా ఎలా జరుగుతుందో ఒక ఉదాహరణతో చూద్దాం కానీ ఈ 2 నమూనా పరీక్ష కొన్నిసార్లు ఆచరణలో జరుగుతుంది మనము మొదట సెటప్ టెస్ట్ వెక్టర్లను సింగిల్ ఫాల్ట్స్ వద్ద ఇరుక్కుపోయేలా ఉత్పత్తి చేస్తాము అప్పుడు ఈ పరీక్ష వెక్టర్లను క్రమాన్ని మార్చుకుంటాము తద్వారా ఈ 2 నమూనా పరీక్ష అవసరాలు సంతృప్తి చెందుతాయి 2 ఇన్పుట్ CMOS NOR గేట్ యొక్క ఉదాహరణను తీసుకుందాం మరియు మనం ఏమి మాట్లాడుతున్నామో వివరిద్దాం ఇక్కడ మనకు 2 ఇన్పుట్ NOR గేట్ ఉంది పుల్ డౌన్ లో 2 NMOS ట్రాన్సిస్టర్లు మరియు ఇక్కడ 2 PMOS ట్రాన్సిస్టర్లు ఉన్నాయి ఈ గేట్ యొక్క అవుట్పుట్ కొన్ని ఇతర గేట్లు లేదా గేట్లను నడుపుతోంది ఇక్కడ నేను సమానమైన లోడ్ కెపాసిటెన్స్ చూపిస్తున్నాను కాబట్టి ఒక ట్రాన్సిస్టర్లు మరొక ట్రాన్సిస్టర్ లేదా మరొక గేటును నడుపుతున్నప్పుడు ఈ లైన్ ఎదుర్కొంటున్న గేట్ కెపాసిటెన్స్ చాలా ముఖ్యమైనది అని నేను ఇంతకు ముందే చెప్పాను మరియు నేను ఇక్కడ చూపిస్తున్న లోడ్ కెపాసిటర్లు సాధారణంగా CMOS సర్క్యూట్ కోసం ప్రతి లైన్ 2 ట్రాన్సిస్టర్లు 1 PMOS ను నడుపుతుంది మరియు ఇక్కడ 1 NMOS 2 ట్రాన్సిస్టర్లను నడుపుతుంది కాబట్టి ఇది సమానమైన కెపాసిటర్లు ఇప్పుడు చూద్దాం ట్రాన్సిస్టర్ టి 1 లో లోపం గురించి ఆలోచించండి తెరిచి ఉంచడం కోసం చూడండి నేను ఎలా ప్రయత్నించాలి మరియు పరీక్షించాలో నేను అకారణంగా మాట్లాడుతున్నప్పుడు నేను ఈ విధంగా పరీక్షించాలి ఈ ట్రాన్సిస్టర్ తెరిచి ఉంది కరెంట్ ప్రవహించగలదా అని చూద్దాం ఇక్కడ కాబట్టి నేను దరఖాస్తు చేసుకోగల ఏకైక పరీక్ష వెక్టర్ 0 0 ఎందుకంటే 0 0 అనేది ఒక పరీక్ష వెక్టర్ ఇది T1 మరియు T2 రెండింటినీ నిర్వహించేలా చేస్తుంది మరియు VDD అవుట్పుట్కు అనుసంధానించబడాలి లోపం ఉంటే VDD కనెక్ట్ అవ్వకూడదు కుడి కాబట్టి నేను దీనిని అంగీకరిస్తున్నాను అయితే ఇక్కడ ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి నేను 0 0 ను వర్తింపజేస్తానని అనుకుందాం కాబట్టి లోపం లేకపోవడంతో అవుట్పుట్ VDD లేదా అధికంగా ఉంటుంది ఎందుకంటే ట్రాన్సిస్టర్లు రెండూ నిర్వహిస్తాయి మరియు తీసివేసిన రెండూ ఆపివేయబడతాయి 0 0 అంటే రెండూ ఆఫ్లో ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ నోడ్ VDD కి కనెక్ట్ చేయబడింది కాబట్టి అవుట్పుట్ ఎక్కువగా ఉంది అంటే కెపాసిటర్ దాని పూర్తి వోల్టేజ్ VDD కు ఛార్జింగ్ అవుతోంది ఈ ట్రాన్సిస్టర్ తెరిచి ఉన్న చోట నాకు తప్పు కేసు ఉందని అనుకుందాం అప్పుడు నేను 0 0 వర్తింపజేస్తే అకస్మాత్తుగా నా పుల్ అప్ నెట్వర్క్ నిర్వహించని పరిస్థితి ఉంది ఎందుకంటే వాటిలో ఒకటి ఆపివేయబడింది కాబట్టి F VDD కి కనెక్ట్ అవ్వడం లేదు F కూడా భూమికి కనెక్ట్ కాలేదు అవుట్పుట్ నోడ్ విద్యుత్తు డిస్కనెక్ట్ చేయబడింది ఇది తేలియాడే తీగ లాంటిది ఇది కేవలం తేలుతూ ఉంటుంది కాబట్టి ఈ కెపాసిటర్కు ఛార్జ్ లేదా డిశ్చార్జ్ కావడానికి మార్గం లేదు కాబట్టి ఈ కెపాసిటర్ ఎఫ్ యొక్క చివరి విలువతో చెప్పబడిన చివరి ఛార్జీని నిలుపుకుంటుంది అది తక్కువ లేదా ఎక్కువ తక్కువ అంటే అది డిశ్చార్జ్ చేయబడింది అధిక అంటే అది ఛార్జ్ చేయబడింది కాబట్టి అది ఆ కెపాసిటివ్ దశలోనే ఉంటుంది మరియు అవుట్పుట్ విలువ అదే విషయాన్ని చూపుతుంది అవుట్పుట్ తేలుతూ ఉంటుంది మరియు వోల్టేజ్ లోడ్ కెపాసిటర్లో నిల్వ చేసిన ఛార్జ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం చేసే ఈ సమస్యను అధిగమించడానికి ప్రారంభంలో 1 0 లో మరొక వెక్టర్ను అదనంగా వర్తింపజేస్తాము అవుట్పుట్ను తెలిసిన స్థితిలో సెట్ చేయడమే లక్ష్యం దీని యొక్క రివర్స్ నేను కెపాసిటర్ను విడుదల చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను 1 0 దరఖాస్తు చేస్తే అప్పుడు నా లాగిన నెట్వర్క్ ఆన్ అవుతుంది కెపాసిటర్ ఈ మార్గం ద్వారా డిశ్చార్జ్ అవుతుంది అవుట్పుట్ 0 అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను 0 0 వర్తింపజేస్తే తప్పు కేసులో అవుట్పుట్ 0 గా ఉంటుంది తప్పు లేని సందర్భంలో అవుట్పుట్ 1 అవుతుంది నేను గుర్తించగలను సరియైనది కాబట్టి ఒక నిర్దిష్ట క్రమంలో వర్తింపచేయడానికి నాకు ఒక జత నమూనాలు అవసరం ఇది లక్షణం హక్కు ఇప్పుడు మనం చిక్కుకున్న చిన్న తప్పుకు వద్దాం ట్రాన్సిస్టర్ శాశ్వతంగా నిర్వహిస్తున్న ఇతర మార్గం రౌండ్ ఇప్పుడు మనం ఒక ఉదాహరణ ద్వారా మళ్ళీ చూద్దాం ఈ కేసు అవుట్పుట్లోని లాజిక్ విలువను తనిఖీ చేయడం సరిపోకపోవచ్చు ఎందుకంటే పుల్ అప్ మరియు పుల్ డౌన్ నెట్వర్క్ రెండూ ఒకేసారి నిర్వహిస్తూ ఉండవచ్చు కాబట్టి మీరు వోల్టేజ్ డివైడర్ లాగా సమర్థవంతంగా మారే పరిస్థితిని మీరు కలిగి ఉంటారు కాబట్టి ఇక్కడ వోల్టేజ్ డివైడర్ లాగా మారుతుందని నేను చెప్పాను కాబట్టి ఇక్కడ VDD ఇక్కడ ఇది మీ పుల్ అప్ కండక్టింగ్ రెసిస్టెన్స్ కండక్టింగ్ రెసిస్టెన్స్ ను లాగండి మరియు ఇది ఇక్కడ నుండి అవుట్పుట్ తీసుకుంటుంది ఈ అవుట్పుట్ 0 మరియు 1 VDD మరియు భూమి మధ్య ఉన్న వోల్టేజ్ వద్ద ఉండవచ్చు ఇది 0 లేదా 1 కాకపోవచ్చు ఇది ఎక్కడో మధ్యలో ఉంటుంది కాబట్టి లాజిక్ విలువను చూడటం ద్వారా మీరు నిజంగా సరైనదాన్ని గుర్తించలేరు కాబట్టి ఇది ఇక్కడ ఉన్న దృశ్యం ఈ లోపం కారణంగా పుల్ అప్ మరియు పుల్ డౌన్ నెట్వర్క్లు రెండూ నిర్వహిస్తాయి కాబట్టి అవుట్పుట్ 0 మరియు 1 మధ్య కొంత అనిశ్చిత స్థాయికి చేరుకుంటుంది అయితే ఇక్కడ ఒక విషయం నిజం ఇక్కడ పుల్ అప్ మరియు పుల్ డౌన్ నెట్వర్క్లు రెండూ నిర్వహిస్తున్నందున అధిక కరెంట్ ఉంటుంది అది VDD నుండి భూమికి ప్రవహిస్తుంది ఈ రకమైన లోపాన్ని గుర్తించడానికి మనం ప్రస్తుతాన్ని పర్యవేక్షించే అవుట్పుట్ వోల్టేజ్ స్థాయిని చూడలేము దీనిని కొన్నిసార్లు IDDQ పరీక్ష అని పిలుస్తారు VDD నుండి భూమికి ప్రవహించే విద్యుత్తును కొలుస్తాము కాబట్టి పరీక్ష కారకం VDD నుండి భూమికి ఒక వాహక మార్గాన్ని కలిగిస్తుంది లోపం ఉంటే మనం మళ్ళీ NOR గేట్ యొక్క ఉదాహరణను తీసుకుంటాము మనము T1 ఇరుక్కున్న చిన్న లోపం విషయంలో ఉందాం తీసుకుందాం 1 0 పరీక్ష వెక్టర్ను వర్తింపజేద్దాం కాబట్టి 1 0 టెస్ట్ వెక్టర్ కోసం ఇది ఆపివేయబడాలి ఇది ఆన్లో ఉండాలి కాబట్టి తప్పు లేని సందర్భంలో VDD నుండి F కి ఎటువంటి మార్గం ఉండకూడదు ఎందుకంటే ఇది ఆపివేయబడుతుంది కానీ లోపం కారణంగా ఒక వాహక మార్గం ఉంటుంది కానీ తీసివేసిన నెట్వర్క్లలో ఈ A కూడా దీన్ని ఆన్ చేస్తుంది ట్రాన్సిస్టర్ కాబట్టి ఏమి జరుగుతుందంటే VDD నుండి భూమికి ఈ విధంగా ఒక వాహక మార్గం ఉంటుంది అధిక కరెంట్ ప్రవహిస్తుంది ఎందుకంటే పుల్ అప్ కూడా నిర్వహిస్తోంది పుల్ డౌన్ కూడా నిర్వహిస్తుంది ఇది IDDQ పరీక్ష ద్వారా అర్థం మేము కరెంట్ను కొలవాలి ఇప్పుడు ఒక పరిశీలన ఏమిటంటే ప్రస్తుత తేదీ లోతైన సబ్ మైక్రాన్ పరీక్ష సాంకేతిక పరిజ్ఞానంలో ఈ IDDQ పరీక్షను ఉపయోగించడం కష్టమవుతోంది ఎందుకంటే ట్రాన్సిస్టర్ లీకేజ్ ప్రవాహాలు చిప్లో చాలా ట్రాన్సిస్టర్ బిలియన్ల ట్రాన్సిస్టర్లు ఉన్నాయి కాబట్టి మీరు ఈ మొత్తం లీకేజ్ ప్రవాహాల మొత్తాన్ని తీసుకుంటే మీరు కొలిచే ఈ IDDQ కరెంట్తో పోల్చవచ్చు కాబట్టి షార్ట్ సర్క్యూట్ కేసు మరియు నాన్ షార్ట్ సర్క్యూట్ కేసుల మధ్య వ్యత్యాసం అస్పష్టంగా మారుతోంది ప్రస్తుతంలోని వ్యత్యాసం అంత ముఖ్యమైన హక్కు కాదు కాబట్టి ఇది ఒక సమస్య కాబట్టి మేము వివరంగా వెళ్ళని రేఖాగణిత స్థాయి తప్పు మోడల్ ఇక్కడ మనం లేఅవుట్ స్థాయిలో సర్క్యూట్ వివరణను చూస్తున్నాము కాబట్టి లేఅవుట్ స్థాయిని దీర్ఘచతురస్రాకార ఆకృతుల సమాహారంగా చూస్తాము చూస్తే లేఅవుట్ గురించి మాకు కొంత సమాచారం ఉంది కాబట్టి ఏ పంక్తులు చెప్పాలో వంటి వంతెన లోపాలను కలిగి ఉండటానికి మరింత తేలికగా ఉన్నాయని తెలుసు నాకు ఒక గేట్ ఉందని చెప్పండి 4 ఇన్పుట్లు ఉన్నాయి కానీ లేఅవుట్ పరంగా వైర్లు ఈ క్రమంలో మాత్రమే వేయబడిందని నేను చూస్తున్నాను కాబట్టి తప్పును తగ్గించే అవకాశం ఉంది A B C మరియు D ఉంటే చెప్పండి కాబట్టి A మరియు B ల మధ్య B మరియు C ల మధ్య C మరియు D ల మధ్య వంతెన ఉండవచ్చు A మరియు C లేదా B మరియు D లేదా A లేదా D వంతెన కలిగి ఉన్న అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే అక్కడ మధ్య వైరింగ్ ఉంది కొంత రేఖాగణిత సమాచారం ఉంటే ఎలాంటి లోపాలు ఎక్కువగా ఉన్నాయో మీకు తెలుస్తుంది అదేవిధంగా జ్ఞాపకార్థం ఇక్కడ మేము మెమరీ పరీక్షను పరిగణించము కాని జ్ఞాపకశక్తిలో మీకు చెప్తాను ఈ కణాలు వరుసలు మరియు నిలువు వరుసలలో చాలా దట్టమైన వరుసలు మరియు నిలువు వరుసలలో అమర్చబడి ఉంటాయి కాబట్టి ఏ మెమరీ కణాలు ఒకదానికొకటి దగ్గరగా ఉన్నాయో మనకు తెలిస్తే కలపడం లోపం అని పిలుస్తారు మీరు మెమరీ సెల్ లోకి ఏదైనా వ్రాస్తే పొరుగు సెల్ ప్రభావితమవుతుంది పొరుగు కణాలు ఏవి అని మీకు తెలుసు కాబట్టి మీరు ఇక్కడ ఏదో వ్రాసి పొరుగు కణాలు ప్రభావవంతం అవుతున్నాయో లేదో తనిఖీ చేయండి ఇతరులు సరైనవి కావు ఇవన్నీ రేఖాగణిత లోపాల నమూనాలకు ఉదాహరణలు కాబట్టి ఈ తప్పు నమూనాలను నేరుగా లేఅవుట్ నుండి పొందవచ్చు కాబట్టి నేను చెప్పినట్లుగా మెమరీ ఫాల్ట్ మోడల్స్ మరియు ప్రోగ్రామబుల్ లాజిక్ శ్రేణులకి ఫాల్ట్ మోడల్స్ మనకు కొన్ని రెగ్యులర్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇవన్నీ దీనికి ఉదాహరణలు ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన సమస్యను పరిశీలిద్దాం ఇప్పుడు మనం ఫాల్ట్ మోడల్ వైపు చూశాము మరియు ఫాల్ట్ వద్ద ఇరుక్కోవడం అనేది విస్తృతంగా ఉపయోగించబడుతుందని ప్రత్యేకించి సింగిల్ ఫాల్ట్ ఇన్ ఫాల్ట్ అని చెప్పాము ఇప్పుడు ఒక సర్క్యూట్ కోసం 10000 పంక్తులు చెప్పండి తప్పు వద్ద చిక్కుకున్న సింగిల్ సంఖ్య 20000 2 కె కానీ ఇప్పటికీ ఇరవై వేలు చాలా పెద్ద సంఖ్య కాబట్టి ఇప్పుడు పరీక్ష నాణ్యతను త్యాగం చేయకుండా ఈ సంఖ్యను ఎలా తగ్గించవచ్చో చూద్దాం కాబట్టి ఇక్కడ మేము కోర్సు యొక్క గేట్లకు సంబంధించి లోపాల యొక్క కొన్ని లక్షణాలను పరిశీలిస్తాము ఇది లోపాల యొక్క ప్రభావవంతమైన సంఖ్యను తగ్గించడంలో మాకు సహాయపడుతుంది ఈ ప్రక్రియను లోపం కూలిపోవడం అంటారు కొన్ని లోపాల మాదిరిగా మీరు ఒకే లోపంగా కూలిపోవచ్చు మేము 2 వేర్వేరు పద్ధతులు లేదా విధానాలు తప్పు సమానత్వం మరియు తప్పు ఆధిపత్యాన్ని చూస్తాము ముందుగా తప్పు సమానత్వాన్ని చూద్దాం నిర్వచనం చాలా సులభం సంబంధిత లోపభూయిష్ట విధులు ఒకేలా ఉంటే సర్క్యూట్లో 2 లోపాలు సమానమని చెబుతారు మొదటి ఉదాహరణ ఇన్పుట్ 1 వద్ద మరియు అవుట్పుట్ 0 వద్ద మరియు అవుట్పుట్ 0 మరియు AND గేట్లో నిలిచిపోయిందని చెప్పండి వివరించడానికి ప్రయత్నిద్దాం నాకు ఒక ఫంక్షన్ ఉందని అనుకుందాం ఏదైనా బ్లాక్ అవుట్పుట్ f ఈ ఫంక్షన్ లో లోపం ఉందని చెప్పండి లోపం ఆల్ఫా కాబట్టి తప్పు సమక్షంలో అవుట్పుట్ f ఆల్ఫా కాబట్టి నేను కొన్ని పరీక్ష ఇన్పుట్ను వర్తింపజేసాను టి అని చెప్పండి మంచి ఫంక్షన్ మరియు తప్పు ఫంక్షన్కు నేను దరఖాస్తు చేశాను కాబట్టి f మరియు f ఆల్ఫా యొక్క XOR 1 కి సమానమని నేను చూస్తే అది 0 1 లేదా 1 0 అని అర్ధం అంటే అవి భిన్నంగా ఉంటాయి అప్పుడు మాత్రమే లోపం సరిగ్గా గుర్తించబడుతుందని చెప్తాము ఇప్పుడు ఒక AND గేట్ గురించి ఆలోచించండి మనం 2 ఇన్పుట్ మరియు గేట్ తీసుకుందాం AB F అని చెప్పనివ్వండి కాబట్టి నాకు ఇక్కడ లోపం 0 ఉంటే అవుట్పుట్ F 0 అవుతుంది ఎందుకంటే AND గేట్ యొక్క ఇన్పుట్ ఒకటి 0 నాకు 0 కి సమానమైన లోపం ఉంటే అప్పుడు అవుట్పుట్ F ను 0 కి సమానం కాబట్టి నాకు 0 వద్ద లోపం F ఉంటే F కూడా 0 కి సమానం టెక్స్ట్ వెక్టర్ 1 1 ను స్పష్టంగా వర్తింపజేయడం ద్వారా నేను ఈ లోపాలను గుర్తించగలను ఎందుకంటే ఇక్కడ నా తప్పు లేని అవుట్పుట్ F 1 మరియు F ఆల్ఫా 0 వాటి XOR 1 గా ఉండాలి ఇప్పుడు లోపం సమక్షంలో ఒక విషయం చెప్పు అవుట్పుట్ 0 అవుతుంది ఇప్పుడు అవుట్పుట్ 0 అని నేను చూస్తే కాబట్టి అవుట్పుట్ 0 కి వస్తోంది కాబట్టి ఇది 0 వద్ద నిలిచిపోయిందని బి 0 వద్ద నిలిచిపోయిందని లేదా ఎఫ్ 0 వద్ద నిలిచిపోయిందని నేను గుర్తించగలనా నేను వేరు చేయలేను ఎందుకంటే ఈ మూడు లోపాల క్రింద ఫంక్షన్ అదే విధంగా మారుతుంది ఇది 0 గా మారుతుంది స్థిరమైన 0 ఫంక్షన్ ఈ అవుట్పుట్ 0 ని చూడటం ద్వారా నేను వాటి మధ్య తేడాను గుర్తించలేను కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఈ 3 లోపాలను నేను ఉంచాల్సిన అవసరం ఉందా నేను వాటిలో దేనినైనా తొలగిస్తే మరియు నేను 0 వద్ద మాత్రమే ఉండిపోతాను కాబట్టి 0 వద్ద చిక్కుకున్నట్లు గుర్తించినట్లయితే నేను 1 1 ను దరఖాస్తు చేసుకోవాలి ఈ పరీక్ష వెక్టర్ కూడా B 0 F వద్ద నిలిచిపోయిందని మీరు చూస్తారు 0 వద్ద నిలిచిపోయింది కాబట్టి నేను 3 ని ఉంచాల్సిన అవసరం లేదు నేను 2 ని తొలగిస్తాను మరియు నేను 1 మాత్రమే ఉంచుతాను దీనిని సమాన తరగతి అని పిలుస్తారు అదే నేను స్లైడ్లలో చూపించాను కాబట్టి మొదటి సమానమైన తరగతి ఏమిటంటే ఇన్పుట్ 0 వద్ద నిలిచిపోతుంది మరియు అవుట్పుట్ 0 మరియు గేట్ వద్ద నిలిచిపోతుంది అయితే ఇది ఒక NAND గేట్ అయితే ఇన్పుట్ 0 వద్ద నిలిచిపోతుంది మరియు అవుట్పుట్ 1 వద్ద నిలిచిపోతుంది అవి అన్నీ సమానంగా ఉంటాయి అవి అన్నీ సమానంగా ఉంటాయి 1 కి సమానం OR గేట్ కోసం 1 లోపాల వద్ద చిక్కుకున్న ఇన్పుట్ మరియు అవుట్పుట్ సమానం 1 వద్ద నిలిచిన NOR గేట్ ఇన్పుట్ మరియు 0 వద్ద నిలిచిన అవుట్పుట్ సమానం ఇది మీరు తనిఖీ చేయవచ్చు మరియు NOR గేట్ కోసం 2 సమాన తరగతులు ఉన్నాయి 0 వద్ద నిలిచిపోయిన ఇన్పుట్ 1 వద్ద నిలిచిన అవుట్పుట్కు సమానం మరియు 1 వద్ద నిలిచిన ఇన్పుట్ 0 వద్ద నిలిచిన అవుట్పుట్కు సమానం నేను చెప్పినట్లు అటువంటి సమానమైన ప్రతి తరగతిని నేను గుర్తించగలిగితే మేము ఆ తరగతి నుండి 1 లోపాన్ని మాత్రమే ఉంచుతాము మరియు మిగిలిన వాటిని తీసివేస్తే ఈ ప్రక్రియను సమాన లోపం అని పిలుస్తారు నేను ఇక్కడ చూపించిన ఉదాహరణలో మేము 1 మాత్రమే ఉంచాము మేము ఇతర 2 ఈ ప్రక్రియను సమానమైన లోపం కూలిపోవడం అంటారు ఒక ఉదాహరణ తీసుకుందాం ఇక్కడ నేను ఒక సర్క్యూట్ చూపించాను మనం 16 పంక్తులు 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అని లెక్కించినట్లయితే 32 ఉన్నాయి లోపాల వద్ద చిక్కుకున్న సింగిల్ నేను వాటిని 0 వద్ద ఇరుక్కున్నట్లు చూపించాను 1 వద్ద నిలిచిపోయాను మరియు ఇవన్నీ నేను ఈ చుక్కల పంక్తులను ఉపయోగించి ఏమి చేస్తున్నాను నేను సమానమైన లోపాలను చూపించాను ఈ AND గేట్ లాగా 0 వద్ద నిలిచిన అవుట్పుట్ ఇన్పుట్ వద్ద నిలిచిపోయింది 0 ఇన్పుట్ 0 వద్ద నిలిచిపోయింది ఈ 3 సమానం అదేవిధంగా ఈ AND గేట్ కూడా 0 వద్ద నిలిచిపోయింది 0 వద్ద నిలిచిపోయింది 0 వద్ద నిలిచిపోయింది ఈ AND గేట్ కూడా అదే ఈ OR గేట్ 1 వద్ద నిలిచిపోయింది 1 వద్ద నిలిచిపోయింది మరియు 1 వద్ద నిలిచిపోయింది ఇవన్నీ సమానం ఈ OR గేట్ కూడా 1 వద్ద నిలిచిపోయింది 1 వద్ద నిలిచిపోయింది మరియు 1 వద్ద నిలిచిపోయింది దీనికి AND గేట్ 0 వద్ద నిలిచిపోయింది 0 వద్ద నిలిచిపోయింది 0 వద్ద నిలిచిపోయింది కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఈ సమానమైన ప్రతి తరగతికి నేను తీసివేస్తాను ఇవన్నీ 2 ఇన్పుట్ల ద్వారాలు అని చూడండి కాబట్టి ప్రతి తరగతి 3 లోపాలను కొనసాగిస్తోంది ఈ మరియు గేట్ కోసం నేను వాటిలో 2 ఎరుపుగా గుర్తించబడిన వాటిని తీసివేస్తాను నేను ఒక్కదాన్ని మాత్రమే ఉంచుతాను నేను అన్ని గేట్ల కోసం పునరావృతం అవుతాను నేను ఇలా చేస్తే నాకు ఇలాంటిదే లభిస్తుంది ఇది ఎర్రటి గుర్తు లోపాలు కూలిపోవటం ద్వారా నేను తొలగించాను మిగిలినవి నేను ఉంచుతాను కాబట్టి నేను సమానమైన కుప్పకూలిన తర్వాత మిగిలిన లోపాల సంఖ్య 20 మాత్రమే అని మీరు చూస్తారు ప్రారంభంలో ఇది 32 ఇప్పుడు అది 20 కి తగ్గింది ఇది మీరు నిజంగా పరీక్ష చేసే ముందు సాధారణంగా చేసే ప్రక్రియ సర్క్యూట్ లేదా టెస్ట్ జనరేషన్ లేదా ఏమైనా సరియైనది మరొక పద్ధతి ఉంది ఇది మనం లోపాల సంఖ్యను తగ్గించగలదు దీనిని తప్పు ఆధిపత్యం అంటారు ఫాల్ట్ డామినెన్స్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది నిర్వచనం ఇలా ఉంటుంది కొన్ని ఫాల్ట్ ఫై కోసం అన్ని పరీక్షలు కూడా మరొక ఫాల్ట్ fj కనుగొంటేfj ఫైపై ఆధిపత్యం చెలాయించి దీనిని ఇలా సూచిస్తాము కొన్ని తప్పు ఫై కోసం అన్ని పరీక్షలు మరొక లోపాన్ని గుర్తించినట్లయితే చెబుతున్నాము అప్పుడు fj fi ని ఆధిపత్యం చేస్తుంది మరియు అలాంటి ఆస్తి ఉంటే నేను ఏమి చేయగలను మనం fj ను తొలగించవచ్చు మేము fi ని మాత్రమే ఉంచుతాము ఎందుకంటే fi కోసం పరీక్ష స్వయంచాలకంగా fj ని కనుగొంటుందని మాకు తెలుసు అది ఒక నిర్వచనం కాబట్టి మీరు fi కోసం fi మరియు ఉత్పత్తి చేసిన పరీక్షను మాత్రమే ఉంచుకుంటే అది fj కూడా గుర్తించబడుతుందని హామీ ఇస్తుంది మరియు ఇది పరస్పర సంబంధం అయితే fj fi ని ఆధిపత్యం చేస్తుంది మరియు fi fj పై ఆధిపత్యం చెలాయిస్తుంది ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం ఒక AND గేట్ చేద్దాం 1 లోపం వద్ద నిలిచిన అవుట్పుట్ 1 లోపంతో చిక్కుకున్న ఇన్పుట్ను ఆధిపత్యం చేస్తుంది ఎలా చూద్దాం 3 ఇన్పుట్ మరియు గేట్ తీసుకోండి కాబట్టి మేము fi ను 1 లోపం వద్ద ఇరుక్కున్నట్లు నిర్వచించాము దీనిలో A మరియు fj పంక్తి f లో 1 లోపం వద్ద ఇరుక్కున్నట్లు చెప్పండి కాబట్టి A లైన్లో 1 లోపం వద్ద చిక్కుకున్నట్లు గుర్తించడానికి పరీక్షా వెక్టర్స్ ఏమిటి 1 పరీక్ష మాత్రమే సాధ్యమవుతుంది 0 1 1 ఎందుకంటే B మరియు C 1 1 అవుట్పుట్ తప్ప మరేదైనా ఉంటే శాశ్వతంగా 0 అవుతుంది ఇప్పుడు ఇక్కడ fi కోసం పరీక్ష fj కొరకు పరీక్ష యొక్క సరైన ఉపసమితి అని మనం చూస్తాము కాబట్టి నేను నా జాబితా నుండి fj ని తొలగించగలను ఎందుకంటే ఈ వెక్టర్ ద్వారా నేను చేయగలిగిన fi ని నేను కనుగొంటే నాకు తెలుసు ఈ వెక్టర్ fj కొరకు పరీక్ష సెట్లో కూడా చేర్చబడింది కాబట్టి ఇవి fj ఆధిపత్యానికి ఉదాహరణ మరియు నేను fj ని తొలగించగలను fj ను తీసివేసి fi ని ఉంచగలను fi ని గుర్తించడం కూడా fj జరిమానాను గుర్తించటానికి హామీ ఇస్తుంది ఇప్పుడు ఇక్కడ fi కోసం పరీక్ష fj కొరకు పరీక్ష యొక్క సరైన ఉపసమితి అని మనం చూస్తాము కాబట్టి నేను నా జాబితా నుండి fj ని తొలగించగలను ఎందుకంటే ఈ వెక్టర్ ద్వారా నేను చేయగలిగిన fi ని నేను కనుగొంటే నాకు తెలుసు ఈ వెక్టర్ fj కొరకు పరీక్ష సెట్లో కూడా చేర్చబడింది కాబట్టి ఇవి fj ఆధిపత్యానికి ఉదాహరణ మరియు నేను fj ని తొలగించగలను fj ను తీసివేసి fi ని ఉంచగలను fi ని గుర్తించడం కూడా fj జరిమానాను గుర్తించటానికి హామీ ఇస్తుంది కాబట్టి తప్పు పడిపోవటం అనేది మనం తప్పు అనుకరణను ఉపయోగించే ఒక ప్రక్రియ మనం తదుపరి చర్చించాల్సిన ప్రక్రియ లోపాల అనుకరణలో ఇచ్చిన పరీక్ష సమితి ద్వారా కనుగొనబడిన లోపాల సమితిని మేము గుర్తించాము లేదా నిర్ణయిస్తాము ఇప్పుడు లోపం అనుకరణ మొత్తం లోపాల సంఖ్యపై ఆధారపడి ఉంటే సంక్లిష్టత కాబట్టి మీరు లోపాల సంఖ్యను తగ్గించగలిగితే తప్పు అనుకరణ వేగంగా నడుస్తుంది తప్పు చెప్పేది ఏమిటంటే నేను ఒక నిర్దిష్ట లోపం కోసం ఒక పరీక్షను సృష్టించాను అనుకుందాం ఇతర లోపాలు కూడా గుర్తించబడుతున్నాయని తెలుసుకోవడానికి నేను తప్పు అనుకరణను నిర్వహిస్తాను కాబట్టి 5 ఇతర లోపాలు గుర్తించబడుతున్నాయని నేను కనుగొంటే ఆ 5 లోపాలను తప్పు జాబితా నుండి తొలగించనివ్వండి కాబట్టి నా తప్పు జాబితా పరిమాణం తగ్గుతుంది దీనిని ఫాల్ట్ డ్రాపింగ్ అంటారు ఏదైనా తదుపరి వెక్టార్తో లోపం అనుకరణకు ముందు పరీక్ష వెక్టర్ ద్వారా కనుగొనబడిన లోపాలు తొలగించబడే సాంకేతికతను ఇది సూచిస్తుంది ఇప్పుడు ఒక హ్యూరిస్టిక్ అందుబాటులో ఉంది ఇది సమానమైన మరియు ఆధిపత్య లోపాలను గుర్తించే ప్రక్రియను సులభతరం చేస్తుంది చెక్ పాయింట్స్ అని పిలువబడే హ్యూరిస్టిక్ ఉంది ఇప్పుడు చెక్పాయింట్లు సర్క్యూట్ ప్రాధమిక ఇన్పుట్లు మరియు ఫ్యాన్అవుట్ శాఖల కోసం నిర్వచించబడ్డాయి ఈ సర్క్యూట్లో వలె 2 ఇన్పుట్ XOR ఫంక్షన్ ప్రాధమిక ఇన్పుట్లు AB మరియు ఫ్యాన్అవుట్ శాఖలు A1 2 B1 B2 C1 C2 ఇవి చెక్పాయింట్లు CDEF కాదు కాబట్టి ఒక చెక్పాయింట్ సిద్ధాంతం ఉంది ఇది చెక్పాయింట్లలోని లోపాలన్నింటినీ గుర్తించే ఒక పరీక్షా సమితి ఈ సర్క్యూట్లోని లోపాల వద్ద ఇరుక్కున్నట్లు గుర్తించింది ప్రేరణ ఏమిటంటే మీరు చెక్పాయింట్ సిద్ధాంతాన్ని సాధారణ హ్యూరిస్టిక్ లోపం కుప్పకూలిపోయే మార్గంగా ఉపయోగించవచ్చు ఈ సర్క్యూట్లో మేము చెక్పాయింట్లను గుర్తించాము చెక్పాయింట్లను ఉంచండి మరియు అన్ని లోపాలను మరియు అన్ని ఇతర పంక్తులను తొలగించండి ఎందుకంటే ఆ లోపం మరియు అన్ని ఇతర పంక్తులు మీకు తెలుసు కొన్ని ఇతర తప్పులతో సమానంగా ఉంటుంది లేదా వారు కొన్ని ఇతర లోపాలతో ఆధిపత్యం చెలాయిస్తారు కాబట్టి చెక్ పాయింట్ హ్యూరిస్టిక్ ఈ లోపం సరిగ్గా కుప్పకూలిపోవడానికి చాలా శీఘ్ర పద్ధతి మరియు ఇది తరచుగా ఆచరణలో ఉపయోగించబడుతుంది దీనితో మనం ఈ ఉపన్యాసం చివరికి వచ్చాము ఇప్పుడు మన తదుపరి ఉపన్యాసంలో తప్పు అనుకరణ సమస్యను పరిశీలిస్తాము